లెక్సికల్ టైపోలజీ కంటిన్యూడ్ మనం ఇంతకు ముందు సెషన్ లో చేసిన 'ప్రతీ విషయానికి ఒక పదం ఉంటుందా' అనే చర్చకు తిరిగి వెళ్దాం కాబట్టి నేను మీకు ఇచ్చిన ఈ ఉదాహరణ చూస్తే ఇది రెండు పదాలను అర్థం చేసుకోవడానికి మనకు సహాయపడుతుంది ఒకటి భాగం మరొకటి మొత్తం లేదా మీరు వీటిని పార్టోనమీ మరియు టాక్సానమీ అని చెప్పవచ్చు కాబట్టి ఈ పార్టోనమిక్ మరియు టాక్సానమిక్ సంబంధం గురించి మీరు ఆలోచించినప్పుడు అది 'టైప్ సబ్టైప్' లేదా 'పార్ట్ మొత్తం' రిలేషన్ దృక్కోణం నుండి ఆలోచించాలి 'టాక్సానమీ' అనేది 'టైప్ సబ్టైప్' రిలేషన్ మరియు 'పార్టోనమీ' అనేది 'భాగం మరియు మొత్తం' రిలేషన్ మీరు 'టైప్ మరియు సబ్టైప్' అని చెప్పినప్పుడు 'లెన్టిల్స్' లేదా 'గ్రెయిన్స్' అన్న ఉదాహరణ చూడండి ధాన్యాలు అంటే మనకు బహుళ ధాన్యాలు ఉన్నాయి మీకు గోధుమలు ఉండవచ్చు బియ్యం ఉండవచ్చు బార్లీ ఉండవచ్చు ఇంకా వేరే ఏమో ఉండి ఉండవచ్చు ఈ క్షణంలో వాటి పేర్లు నేను మరచిపోతున్నాను ధాన్యం మరియు వరి లేదా ధాన్యాలు మరియు గోధుమల మధ్య సంబంధం వీటిని టాక్సానమిక్ సంబంధం అంటారు ఒకటి రకం మరొకటి ఉప రకం గోధుమ ఒక ధాన్యం యొక్క రకం గోధుమలు మరియు ధాన్యాలు ఒకదానితో ఒకటి 'టాక్సానమిక్' సంబంధంలో ఉన్నాయి కాని మనం చేతి గురించి మరియు అరచేతి గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా గమనిస్తే మీ అరచేతి మీ చేతిలో ఒక భాగం మరియు మీ ముఖం మీ శరీరంలో ఒక భాగం మీ కాళ్ళు లేదా మీ తొడలు కాలు అనే అవయవంలో ఒక భాగం కాబట్టి ఇవి ఒకదానితో ఒకటి పార్టోనమికల్ సంబంధంలో ఉన్నాయి కాబట్టి మీరు 'పార్ట్ మొత్తం' సంబంధం గురించి ఆలోచిస్తున్నప్పుడు మీరు పార్టోనమీ గురించి మాట్లాడుతున్నారు మరియు మీరు 'టైప్ సబ్టైప్' రిలేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు వర్గీకరణ గురించి మాట్లాడుతున్నారు మీరు లెక్సికల్ టైపోలాజీని సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అర్థం చేసుకోవలసిన ముఖ్యమైన విషయాలలో 'పార్టానమీ' ఒకటి మరియు 'టాక్సానమీ' మరొకటి ఎందుకంటే లెక్సికల్ టైపోలాజీని 'టాక్సానమిక్' దృక్కోణం నుండి సంప్రదించవచ్చు 'పార్టోనమిక్' దృక్కోణం నుండి కూడా సంప్రదించవచ్చు కాబట్టి మీరు దానిని 'టాక్సానమిక్' దృక్కోణం నుండి సంప్రదించినప్పుడు మీరు 'టైప్ సబ్టైప్' రిలేషన్ గురించి ఆలోచిస్తున్నారు మరియు మీరు దానిని 'పార్టోనమిక్' దృక్కోణం నుండి చూస్తున్నప్పుడు మీరు 'భాగం మరియు మొత్తం' సంబంధం గురించి ఆలోచిస్తున్నారు 'ప్రతిదానికీ ఒక పదం ఉండడం' గురించిన ఈ సమాచారంతో మనం రెండవ ప్రశ్నకు వెళ్దాం ఆదర్శ పదజాలం యొక్క మొదటి లక్షణం ఏమిటంటే ప్రతిదానికీ ఒక పదం ఉంది మనం ఈ చర్చ ఇప్పటికే చేసాం ఇది ఆచరణాత్మకంగా సాధ్యం కాదు ఇప్పుడు రెండవ ప్రశ్న ఏమిటంటే మీరు పదం యొక్క శబ్దాల ద్వారా ఆ పదం యొక్క అర్ధం తెలుసుకోవచ్చా ఈ చర్చకు నన్ను తిరిగి వెళ్లనివ్వండి ఒక పదం ధ్వనించే విధానం నుండి దాని అర్థం ఏమిటో చెప్పడం సులభం ప్రతి సందర్భంలోనూ ఇది సాధ్యమేనని మీరు అనుకుంటున్నారా వినేవారు పదం యొక్క శబ్దాన్ని బట్టి దాని అర్థం ఏమిటో తెలుసుకోగలరని అనుకుంటున్నారా ఇది అన్ని భాషలలో సాధ్యమేనా మీరు దాని గురించి ఎందుకు ఆలోచించరు ఉదాహరణకు నేను 'పుస్తకం' అని చెబితే ఆ పుస్తకం యొక్క శబ్దం మీకు పుస్తకం గురించి ఏదైనా ఆలోచన ఇస్తుందని మీరు అనుకుంటున్నారా లేదా నేను చెట్టు అని చెప్పినప్పుడు చెట్టు యొక్క శబ్దం మీకు చెట్టు గురించి ఏదైనా ఆలోచన ఇస్తుందని మీరు అనుకుంటున్నారా ఈ వాదన ఎంతవరకు నిజం అన్నది ఇక్కడ ప్రశ్న పదాల శబ్దాలు వాటి అర్థాలను వెల్లడిస్తాయని మీరు అనుకుంటున్నారా నేను 'అలా జరగదు' అని చెప్తాను మీరు నిజంగా అర్ధాన్ని బహిర్గతం చేయగల కొన్ని పదాలు ఉన్నాయి కానీ అది ఎల్లప్పుడూ జరగదు మీరు అర్థాన్ని బహిర్గతం చేయగలిగినప్పుడు వీటిని ఒనోమాటోపోయిక్ పదాలు అంటారు ఒనోమాటోపియా అనేది ఒక పదం యొక్క శబ్ద రూపం దాని సూచనను పోలి ఉండే నమూనాను సూచిస్తుంది నేను మియావింగ్ అని చెప్పినప్పుడు పిల్లి వాస్తవానికి మియావ్ అనే శబ్దం చేస్తుందని అర్థం పిల్లి చేసిన శబ్దం వాస్తవానికి మియావ్ కాబట్టి ఇది ఓనోమాటోపోయిక్ పదానికి ఒక ఉదాహరణ నీటి అలలు కొంచెం ఒనోమాటోపోయిక్ కావచ్చు వాస్తవానికి ఇది ఖచ్చితంగా తెలియదు కాని 'మియావింగ్' లేదా 'బౌ వవ్' అలాంటి పదాలే మీరు 'బౌ వవ్' అని చెప్పినప్పుడు ఇది వాస్తవానికి ఒక నిర్దిష్ట జంతువు చేసిన శబ్దం ఇది కుక్క చేసే శబ్దం ఇంకో సాధారణ పదం 'బజ్' మీరు 'బజ్' అనే పదాన్ని విన్నప్పుడు మీరు నిజంగా 'బజ్' అనుభూతిని పొందుతారు కాబట్టి మనకు 'బజ్' ఉంది మనకు 'బూమ్' కూడా ఉంది మీరు 'బూమ్' అనే పదాన్ని పలికినప్పుడు మీరు తలలో ఒక 'బూమింగ్' శబ్దాన్ని వినవచ్చు కాబట్టి ఇవి ఒనోమాటోపోయిక్ పదాలుగా పరిగణించబడే పదాలు ఈ పదాలు వాటి శబ్దాలతో సంబంధం కలిగి ఉంటాయి ఇలాంటి పదం వినడం ద్వారా మీరు నిజంగా అర్థాన్ని గుర్తించవచ్చు కానీ చాలా సందర్భాల్లో ఇది జరగదు పదాల 'ఫొనెటిక్ రూపం' ఆకారాలు మరియు రంగులను పోలి ఉండదు 'ఒనోమాటోపియా' అనేది శబ్దాలను సూచించే పదాలకు మాత్రమే వర్తిస్తుంది నేను 'బజ్' అని చెప్పినప్పుడు మీరు ధ్వని గురించి ఆలోచిస్తున్నారని అర్థం 'క్రాష్' అంటే ఒక ధ్వని ఉండాలి 'బూమ్' అన్నప్పుడు ఒక ధ్వని ఉండాలి 'మియావ్ మియావ్' ఒక ధ్వని కాబట్టి ఇవి శబ్దాలు నేను 'ఎరుపు' అని చెబితే 'ఎరుపు' రంగు ధ్వనిని వినడం ద్వారా మీరు రంగు ఎలా ఉంటుందో గుర్తించగలరా 'పర్పుల్' అనే పదాన్ని వినడం ద్వారా ఆ రంగు ఎలా ఉంటుందో మీరు ఊహించగలరా లేదా మీరు ఈ రంగులను వినగలరా మీరు అలా చేయలేరు కాబట్టి ఈ ఒనోమాటోపోయిక్ పదాలు ధ్వనికి సంబంధించినది అయితే తప్ప అవి నిజంగా పనిచేయవు అంటే మీరు పదాల గురించి మరియు వాటి సంబంధిత అర్ధం గురించి ఆలోచిస్తున్నప్పుడు అవి ఒనోమాటోపోయిక్ పదాలు అయితే మాత్రమే వాటి అర్థo వాటి ఉచ్చారణతో సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి ధ్వని అనేది పదం యొక్క అర్ధంతో జతచేయబడుతుంది మీరు శబ్దాన్ని విన్నప్పుడు మీరు అర్థాన్ని ఊహించవచ్చు కానీ అది ఒనోమాటోపోయిక్ పదాలు అని పిలిచే చాలా తక్కువ పదాలకు పరిమితం లేకపోతే వినేవారికి ఈ ప్రత్యేకమైన పదానికి అర్ధం ఇది కావచ్చు అనే నిర్ధారణకు రావడం అంత ఈజీ కాదు కాబట్టి ఇప్పుడు ఆదర్శవంతమైన పదజాలం అనేది ఏమీ లేదని మనం గ్రహించాము మనం చర్చించిన రెండు ముందస్తు షరతులు మొదటిది అన్నింటికీ ఒక పదం ఉంది మరియు రెండవది మీరు ఒక పదాన్ని వినడం ద్వారా దాని అర్ధాన్ని తెలుసుకోగలరా ఇది చాలా భాషలలో లేదా చాలా సందర్భాలలో నిజం కాదు ఇప్పుడు ఆదర్శ పదజాలం అని ఏమీ లేదని మనం అర్థం చేసుకున్నాము కాబట్టి ప్రతిదానికీ పదాలు ఉండవు ఇది మొదటి పాయింట్ రెండవ విషయం ఒక పదం యొక్క శబ్దo నుండి ఆ పదo అర్థాన్ని ఊహించలేము ఈ పదాలు లేదా భాషకు భిన్నంగా ఉండే ఈ లెక్సికల్ వ్యవస్థ మరియు వాటిని ఎలా వివిధ రకాలుగా ఉంచవచ్చో మనం కనుగొనాలి ఈ లెక్సికల్ టైపోలాజీకి సంబంధించినంతవరకు మొరావ్సిక్ మాట్లాడుతున్నదాన్ని నేను అనుసరిస్తాను ఆరు విభిన్న విషయాల సెమాంటిక్స్ పై చర్చ కొనసాగిస్తాను నేను దీని గురించి ఎంతవరకు చెప్పగలను అనేది చూద్దాం లేదా ఆ పుస్తకాన్ని మరింత చదవమని మిమ్మల్ని నేను అడుగుతున్నాను మీకు ఏదైనా ప్రశ్న ఉంటే మీరు నన్ను అడగవచ్చు కానీ లెక్సికల్ టైపోలాజీని బాగా అర్థం చేసుకోవడానికి మనకు సహాయపడే కనీసం కొన్ని సాధారణీకరణలను వివరించడానికి నేను ప్రయత్నిస్తాను కాబట్టి సెమాంటిక్స్ చర్చ యొక్క 6 డొమైన్లు ఏమిటి మేము సార్వత్రికాలను కనుగొనబోతున్నాం లేదా శరీర భాగాలపై టైపోలాజికల్ చర్చలను కనుగొనబోతున్నాం మరియు కుటుంబ సంబంధాలకు సంబంధించిన కొన్ని సాధారణీకరణలు కిన్షిప్ టర్మ్స్ అనగా కుటుంబ సంబందాలు గురించి చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను మనకు వ్యక్తిగత సర్వనామాలు ఉన్నాయి సంఖ్యలు ఉన్నాయి యాంటోనిమిక్ విశేషణాలు ఉన్నాయి మరియు చివరకు మనకు రంగు పదాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు లెక్సికల్ టైపోలాజీకి సంబంధించినంతవరకు మొదటి సాధారణీకరణకు వెళ్దాం ఈ కోర్సు ద్వారా నేను ప్రధానంగా భాషా రకాలను అర్థం చేసుకోవడానికి సహాయపడే కొన్ని సాధారణీకరణల గురించి మాట్లాడతాను కాబట్టి అన్ని భాషలకు ఏదో ఉందని చెప్పినప్పుడు అంటే అన్ని భాషలు ఒకే రకానికి చెందినవి అని చెప్పినప్పుడు మనం కొంత వ్యత్యాసం లేదా కొంత వైవిధ్యాన్ని కనుగొంటే ఇతర రకాలను చూద్దాం ప్రస్తుతానికి లెక్సికల్ టైపోలాజీకి సంబంధించినంతవరకు మానవ భాషలో అందుబాటులో ఉన్న కొన్ని సాధారణీకరణలను లేదా కొన్ని సాధారణ లక్షణాలను గుర్తించడానికి మనం ప్రయత్నిద్దాము కాబట్టి మొదటి సాధారణీకరణ ఏమిటి మొదటి సాధారణీకరణ ఏమిటంటే అన్ని భాషలలో 'శరీరానికి' ఒక పదం ఉంటుంది పార్టోనామికల్గా చూస్తే శరీరoలో భిన్నమైన భాగాలు ఉండవచ్చు కాబట్టి మీ చేతులు కాళ్ళు కళ్ళు నోరు నాలుక మోకాలు మీ చీలమండలు ఇవన్నీ మీ శరీర భాగాలు మీకు తెలిసిన అన్ని భాషలలో మీ శరీర భాగాలన్నింటికీ పదాలు ఉండకపోవచ్చు ఆంగ్లంలో లేదా మీ మాతృ భాషలో లేదా మీకు తెలిసిన ఇతర భాషలలో ఇలాంటి పదాలు ఉండకపోవచ్చు కానీ ప్రపంచంలోని అన్ని భాషలలో 'శరీరానికి' మాత్రం ఒక పదం ఉంటుంది కొన్ని భాషలలో 'నకుల్" కు పదం ఉండకపోవచ్చు మరి కొన్ని భాషలలో 'కనురెప్ప లేదా కంటి వెంట్రుక'లకు పదం ఉండకపోవచ్చు ఇవి 'బాడీ' అని పిలువబడే మొత్తం భాగం యొక్క భాగాలు కాబట్టి ఇది 'పార్ట్ వోల్' అనగా 'భాగం మొత్తం' సంబంధం అన్ని భాషలలో ఈ విషయాలకు సంబంధిoచిన పదాలు ఉండకపోవచ్చు కానీ ఖచ్చితంగా అన్ని భాషలకు శరీరానికి ఒక పదం ఉంటుంది లెక్సికల్ టైపోలాజీకి సంబంధించినంతవరకు మీరు దృష్టి సారించాల్సిన మొదటి సాధారణీకరణ ఇది ఇప్పుడు ఒక విషయం ఏమిటంటే అన్ని భాషలలో శరీరానికి పదాలు ఉన్నాయి కానీ పాదం చీలమండ కాలు మోకాలు తొడ వంటి భాగాలకు పదాలు ఉన్నాయా లేవా అన్నది ఒక ప్రశ్న ఇవి భాగాలు అన్ని భాషలు వీటిని ప్రత్యేక యూనిట్లుగా చూస్తాయా లేదా అవి వాటిని మొత్తం శరీరంగా భావిస్తాయా అన్నది ఇక్కడ సమస్య మనం ఇంతకుముందు చర్చించినట్లుగా శరీర భాగాలకు సంబంధించిన పరిభాషలు 'శరీరం' యొక్క సహజ విభజనను అనుసరిస్తాయి అంటే ప్రతి భాషలో తల ట్రంక్ చేయి కాలు కన్ను ముక్కు నోరు వేలుగోలు కాలి గోళ్ళ వంటి పదాలు ఉంటాయి ఇవి ప్రత్యేకమైన శరీర భాగాలు వంటివి కాబట్టి కంటి వెంట్రుకలకు ఒక పదం ఉండకపోవచ్చు కానీ ఖచ్చితంగా కంటికి ఒక పదం ఉంటుంది కాబట్టి 'భాగం మరియు మొత్తం' సంబంధం ఉంటుంది ఇప్పుడు మనం ముందుగా మొదటి సాధారణీకరణపై దృష్టి పెడదాం తరువాత మనం రెండవదానికి వెళ్తాము మొదటి సాధారణీకరణ అన్ని భాషలలో 'శరీరానికి' ఒక పదం ఉంటుందని చెబుతుంది కానీ రెండవ సాధారణీకరణ 'అన్ని భాషలలో' అనకుండా 'చాలా భాషలలో' అని చెబుతుంది 'అన్ని మరియు చాలా' మధ్య వ్యత్యాసాన్ని మళ్ళీ చూడండి చాలా భాషలలో తల ట్రంక్ చేయి కన్ను ముక్కు మరియు నోటికి ప్రత్యేక పదాలు ఉన్నాయి నేను చెప్పినట్లుగా వ్యత్యాసాన్ని గమనించండి ఇది అన్ని భాషలకు వర్తించకపోవచ్చు కానీ ఇది చాలా భాషలకు ఖచ్చితంగా నిజం కాబట్టి సాధారణీకరణ 1 మరియు 2 పరస్పర సంబంధo కలిగినవి అన్ని భాషలలో శరీర భాగాలు ఉన్నాయి చాలా భాషలలో ఇది ఉంది ఇప్పుడు మనం 3 వ సాధారణీకరణకు వెళ్దాం ఈ మూడవ సాధారణీకరణ ఏమిటంటే ఒక భాషలో కాలి వేలుకి ఒక నిర్దిష్ట పదo ఉంటే చేతి వేళ్ళకు కూడా ఇంకో పదం ఉంటుంది ఈ సాధారణీకరణలన్నీ ఆండెర్సన్ 1978 నుండి తీసుకుంటున్నాను అంటే ప్రపంచంలోని ఏ భాషలోనైనా కాలు వేళ్ళకు వేర్వేరు పదాలు ఉంటే అప్పుడు చేతి వేళ్ళకు కూడా పదాలు ఉండాలి దీనర్ధం కాలికున్న 10 వేళ్ళకు సెపరేట్ పేర్లు ఉంటే చేతి 10 వేళ్ళకు కూడా ప్రత్యేక పేర్లు ఉండాలి మనం ఇంగ్లీష్ గురించి ఆలోచించవచ్చు కాబట్టి ఇంగ్లీషులో వేళ్ళకు ప్రత్యేక పేర్లు ఉండవచ్చు కానీ ఇంగ్లీష్ లో కాలి వేళ్ళకు ప్రత్యేక పేర్లు ఉండకపోవచ్చు అది అలా జరగవచ్చు అన్ని భాషలు అలాంటివి కావచ్చు కానీ కాలి వేళ్ళకు పదాలు ఉండి చేతి వేళ్ళకు పేర్లు లేకపోవడం మాత్రం సాధ్యం కాదు కాబట్టి సాధారణీకరణ 3 ను జాగ్రత్తగా చదవండి మీరు అర్థం చేసుకోవడం సులభం అవుతుంది దీంట్లో ఏమి వ్రాయబడింది ఒక భాషలో కాలి వేళ్ళకు వేర్వేరు పదాలు ఉంటే అప్పుడు చేతి వేళ్ళకు కూడా వేర్వేరు పదాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఏది ఎక్కువ మూలాధారమైనది కాబట్టి చేతి వేళ్లకు పేర్లు ఉన్నాయి కాలి వేళ్ళకు పేర్లు ఉంటాయి చేతి వేళ్లకు పేర్లు లేవు అప్పుడు కాలి వేళ్ళకు కూడా పేర్లు లేవు కానీ మీరు చేతి వేళ్ళకు పేర్లు ఉన్నాయని కాలి వేళ్ళకు పేర్లు లేవని చెప్పవచ్చు అది జరగవచ్చు కాని కాలి వేళ్ళకు పేర్లు ఉన్నాయని చెప్పి చేతి వేళ్ళకు పేర్లు లేవని మీరు చెప్పలేరు భాష యొక్క సాధారణీకరణ లేదా సార్వత్రిక లక్షణం ఉన్నంతవరకు అది సాధ్యం అనిపించదు కాబట్టి ఒక భాషలో వ్యక్తి కాలి వేళ్ళకు వేర్వేరు పదాలు ఉంటే చేతి వేళ్ళకు కూడా వేర్వేరు పదాలు ఉండాలి ఇదే సాధారణీకరణ సంఖ్య 3 ఇప్పుడు 4 వ సాధారణీకరణ ఏమిటి నాల్గవ సాధారణీకరణ ఏమిటంటే ఒక భాషలో 'ఫుట్' కు ఒక పదం ఉంటే 'హ్యాండ్' కు కూడా ఒక పదం ఉంటుంది ఇక్కడ ఏది ఎక్కువ మూలాధారమైనది 'హ్యాండ్' కాబట్టి ఆ భాషలో 'ఫుట్' కు ఒక పదం ఉంటే అప్పుడు ఖచ్చితంగా 'హ్యాండ్' కు ఒక పదం ఉంటుంది కాబట్టి ఇది సాధారణీకరణ 3 మరియు 4 1 వ సాధారణీకరణ అన్ని భాషలలో 'శరీరానికి' ఒక పదం ఉందని చెబుతుంది 2 వ సాధారణీకరణ చాలా భాషలలో చేయి వేలు లేదా కళ్ళు లేదా ముక్కు లేదా నోరు వంటి పదాలు ఉన్నాయని చెబుతుంది మూడవ సాధారణీకరణ ఒక భాషలో కాలి వేళ్ళకు వేర్వేరు పదాలు ఉంటే తప్పనిసరిగా చేతి వేళ్ళకు కూడా వేర్వేరు పదాలు ఉండాలి అని చెబుతుంది మరియు నాల్గవ సాధారణీకరణ ఒక భాషలో 'ఫుట్' కు ఒక పదం ఉంటే స్పష్టంగా 'హాండ్స్' కు కూడా ఒక పదం ఉంటుంది అని చెబుతుంది ఇప్పుడు ఐదవదానికి వద్దాం ఇప్పటి వరకు చెప్పినవన్నీ శరీర భాగాలకు సంబంధించినవి అంటే శరీర భాగాలకు ఉపయోగించే లెక్సికల్ వస్తువులు కాబట్టి ఐదవ సాధారణీకరణ ఏమి చెబుతుంది తల అనే పదం అన్ని భాషలలో మోనోమోర్ఫెమిక్ అని ఇది చెబుతుంది ఇక్కడ పదనిర్మాణం ఉనికిలోకి వస్తుంది ఈ యూనిట్ ముగిసిన తర్వాత నేను మరి కొంత వివరంగా చర్చిస్తాను కాబట్టి మోనోమోర్ఫెమిక్ అంటే ఒక మార్ఫిమ్ మాత్రమే ఉంది కాబట్టి మీరు ఈ పదo లోని ఏ భాగానైనా విచ్ఛిన్నం చేయలేరు కాబట్టి మీకు తెలిసిన అన్ని భాషలలో మీరు ప్రయోగం చేయండి 'హెడ్' అనే పదం అన్ని భాషలలో ఎల్లప్పుడూ మోనోమోర్ఫెమిక్ దీనికి ఒకే మార్ఫిమ్ ఉంది అది ఐదవ సాధారణీకరణ ఆరవ సాధారణీకరణ ఏమిటి ఎగువ శరీరం యొక్క ఒక భాగానికి ఉన్న పేరు దిగువ భాగంలో ఉన్న భాగానికి ఉన్న పేరుకి ఉత్పన్న సంబంధం ఉంటే దానికి ఎగువ శరీర పదం ఆధారం ఆరవ సాధారణీకరణ ఏమి చెబుతుంది ఎగువ శరీరంలోని ఒక భాగానికి మరియు దిగువ శరీర భాగానికి ఉన్న పదాలు ఉత్పన్న సంబంధంలో ఉంటే దిగువ శరీర భాగాలు మొదటి దాని నుండి ఉద్భవించాయి లేదా అవి ఒకదానితో ఒకటి ఉత్పన్న సంబంధంలో ఉన్నాయి దీనికి ఏది మూలం దీనికి మూలం ఎగువ భాగం మరియు దిగువ భాగం ఎగువ భాగం యొక్క ఉత్పన్నం ఇది వ్యతిరేక మార్గంలో లేదు ఇంగ్లీషులో ఒక పదం ఉంది అనుకుందాం దాని పేరు శరీరం యొక్క పై భాగo అనుకుందాం కాబట్టి తల మరియు తరువాత కాలు ఉన్నాయి ఏదో ఒక భాషలో తల నుండి కాలు అన్న పదం ఉత్పన్నమైనదని అనుకుందాం అప్పుడు తల అనే పదం వాస్తవానికి ఆధారం మరియు దిగువ భాగం పదాలు దాని నుండి ఉద్భవించాయి కాబట్టి బేస్ లేదా రూట్ ఎగువ భాగం అవుతుంది కాబట్టి అది 6 వ సాధారణీకరణ అవుతుంది ఈ 6 సాధారణీకరణలు శరీర భాగాలపై ఆధారపడి ఉంటాయి ఇప్పుడు మనం 'కిన్షిప్ టర్మ్స్' కు వెళ్తున్నాము 'కిన్షిప్ టర్మ్స్' అంటే కుటుంబం మరియు ఇతర విడదీయగలిగిన మరియు విడదీయలేని ఆస్తులకు సంబంధించినవి కాబట్టి మీరు 'కిన్షిప్ టర్మ్స్' గురించి ఆలోచిస్తున్నప్పుడు ఇది ప్రధానంగా నాకు మరియు ఇతరులకు మధ్య నున్న సంబంధం లేదా పరిసరాలలోని ఇతర విషయాలతో ఉన్న సంబంధం గురించి ఉంటుంది కాబట్టి 'కిన్షిప్ టర్మ్స్' మరియు అక్కడి నుండి వచ్చే సాధారణీకరణను గుర్తించడానికి మనం ప్రయత్నిస్తున్నప్పుడు మనం ఇక్కడ ఉన్న విడదీయగలిగిన మరియు విడదీయలేని విషయాలపై దృష్టి పెట్టాలి సిమ్షియన్ భాష నుండి మనకు ఒక డేటా సమితి ఉంది విడదీయగలిగిన మరియు విడదీయలేని విషయాలకు సంబందించిన ఉదాహరణలను చూద్దాం సిమ్షియన్ భాష అనేది ఒక అమెరికన్ భారతీయ భాష ఇది ఉత్తర బ్రిటిష్ కొలంబియాలో మాట్లాడే అమెరికన్ భారతీయ భాష ప్రాథమికంగా మీరు ఇల్లు లేదా రాయి వంటి పదాల గురించి ఆలోచిస్తున్నప్పుడు మీరు 'నా ఇల్లు' అని చెప్పినప్పుడు అది విడదీయగలిగినది అలాగే మీరు 'నా తండ్రి' అని చెప్పినప్పుడు అది విడదీయలేనిది మీరు విడదీయగలిగిన మరియు విడదీయలేని విషయాల మధ్య వ్యత్యాసం గురించి ఆలోచిస్తున్నప్పుడు విడదీయగలిగిన వాటిలో ప్రీఫిక్స్ మరియు పొస్సేస్సివ్ సఫిక్స్ ఉంటుందని మీరు చూస్తారు కానీ విడదీయలేని విషయంలో ప్రీఫిక్స్ లేదు దాని బదులుగా సఫిక్స్ ఉంది ఇది ఒక రకం కాబట్టి ఇక్కడ విడదీయగలిగిన పదాలకు ప్రీఫిక్స్ మరియు సఫిక్స్ ఉంటుంది సిమ్షియాన్ భాష అలాంటి రకానికి చెందినది ఇల్లు 'వాల్బ్' నా ఇల్లు 'నే వాల్బ్ యు' కాబట్టి 'నే ' అనేది ప్రీఫిక్స్ ' యు' అనేది సఫిక్స్ 'ల్యాబ్' అంటే రాయి మరియు మీరు 'నా రాయి' అని వ్రాసేటప్పుడు మీరు 'నే ల్యాబ్ - యు'ne - lab u అని వ్రాయాలి కాబట్టి అది విడదీయగలిగినది అవుతుంది కానీ అదే భాషలో మీరు విడదీయరాని వాటిని గురించి మాట్లాడుతున్నప్పుడు ఇది వేరే విధంగా ఉంటుంది ఉదాహరణకు 'బెల్లీ' చూడండి కాబట్టి 'బాన్' అనేది 'బెల్లీ' కానీ మీరు 'నా బెల్లీ' అని చెప్పినప్పుడు మీరు 'నే బాన్ యు' అనరు దానికి బదులుగా మీరు 'బాన్ యు' అంటారు మీరు ప్రీఫిక్స్ ను తొలగిస్తున్నారు 'ఫాదర్' అన్న పదం చూడండి దాన్ని 'నెగ్వాడ్' అని అంటారు మీరు నాన్న అని చెప్పినప్పుడు 'నెగ్వాడ్' అంటాం అదే 'మా నాన్న' అని చెప్పినప్పుడు మీరు 'నెగ్వాడ్ యు' అని చెప్తారు మీరు పరాయీకరణ రచనా శైలిని అనుసరించడం ద్వారా 'నే నెగ్వాడ్ యు' అని చెప్పడం లేదు కాబట్టి దీని అర్థం ఏమిటంటే ఈ భాషా రకం 'కిన్షిప్ టర్మ్స్' ను తెలుసుకోవడానికి లేదా మాట్లాడటానికి ఒక నిర్దిష్ట నమూనాను అనుసరిస్తుంది కాబట్టి 'కిన్షిప్ టర్మ్స్' విడదీయగలిగినవి అయినప్పుడు అవి ప్రీఫిక్స్ మరియు సఫిక్స్ కలిగి ఉంటాయి కానీ మీరు విడదీయలేని వాటిని గుర్తించడానికి ప్రయత్నించినప్పుడు ఇవి ఏ ప్రీఫిక్స్ ను కలిగి ఉండవు దానికి బదులుగా సఫిక్స్ ఉంటుంది కాబట్టి దీని ద్వారా మనం కనుగొనగలిగే క్రాస్లింగ్విస్టిక్ సాధారణీకరణ ఏమిటి ఈ క్రాస్లింగ్విస్టిక్ సాధారణీకరణ ఏమిటంటే 'కిన్షిప్ టర్మ్స్' ఉనికి అవి అనియంత్రితమైనవా లేదా అవ్యక్తమైనవా అన్న దానిపై ఆధారపడి ఉంటుంది అనియంత్రితమైన లేదా అవ్యక్తమైన వాటి గురించి మనం తర్వాత మాట్లాడుదాము కాని 'కిన్షిప్ టర్మ్స్' విషయంలో కనీసం కొన్ని పదాలు ఉన్నాయని మనం గ్రహించాలి పద నిర్మాణం భిన్నంగా ఉంటుంది కానీ వాటి సార్వత్రిక లక్షణం ఏమిటంటే అన్ని భాషలలో 'కిన్షిప్ టర్మ్స్' సార్వత్రికమైనవి కాని అవి ఒక భాష నుండి మరొక భాషకు మారుతుంటాయి విడదీయగలిగిన మరియు విడదీయలేని వాటితో ఉన్న సంబంధం ఆధారంగా అవి ఎలా వ్యక్తమవుతాయి ఇది ఒక ముఖ్యమైన ప్రశ్న 'కిన్షిప్ టర్మ్స్' నుండి తీసుకోగల సాధారణీకరణలను చూద్దాం కాబట్టి శరీర భాగాలకు సంబంధించిన మొదటి 6 సాధారణీకరణలను పూర్తి చేసిన తర్వాత నేను 'కిన్షిప్ టర్మ్స్' గురించి మాట్లాడబోతున్నాను మనం 'కిన్షిప్ టర్మ్స్' పొందడానికి బహుళ కారణాలు ఉన్నాయి శరీర భాగానికి సంబంధించిన మునుపటి చర్చను మీరు గమనిస్తే మనకు రెండు ప్రాధమిక విభాగాలు ఉన్నాయి ఒకటి టాక్సోనోమిక్ మరొకటి పార్టనోమిక్ 'కిన్షిప్ టర్మ్స్' విషయంలో చూస్తే టాక్సోనోమిక్ పార్టోనమిక్ కాకుండా లింగ వ్యవస్థ గురించి మాట్లడబోతున్నాం దీనిలో తండ్రి మరియు కొడుకు వంటి తరాల తేడాలు ఉన్నాయి వారిద్దరూ మగవారు కాని ఇప్పుడు తరాల తేడా ఉంది లీనియల్ లేదా కొల్లాటరల్ అని పిలువబడే మరొక ప్రమాణం ఉంది మీరు లీనియల్ మరియు కొల్లాటరల్ అని చెప్పినప్పుడు అది సరళ బంధానికి మరియు అనుషంగిక బంధానికి సంబంధించినది తర్వాత కన్సాన్గ్వినియల్ మరియు అఫినల్ అనే వ్యత్యాసం కూడా ఉంది మీరు 'అఫినల్' అని చెప్పినప్పుడు అది రక్త సంబంధానికి కుటుంబ బంధానికి సంబంధించినది ఇది 'కన్సాన్గ్వినియల్' అయినప్పుడు ఈ రకమైన సంబంధం వివాహ వ్యవస్థ ద్వారా వచ్చింది కాబట్టి బంధుత్వ నిబంధనలు సృష్టించడానికి వివిధ మార్గాలు ఉన్నాయి ఈ 'లీనియల్' వర్సెస్ 'కొల్లాటరల్' 'కన్సాన్గ్వినియల్' వర్సెస్ 'అఫినల్' లేదా 'జనరేషన్' వర్సెస్ 'లింగం' అనే పలు రకాలైన తేడాలు మనం మరికొన్ని సాధారణీకరణలతో ముందుకు రావడానికి మనకు సహాయపడతాయి 7 వ సాధారణీకరణను చూద్దాం ఇక్కడ 7 వ సాధారణీకరణ ఏమి చెబుతుందంటే తరాల వ్యత్యాసాల విషయంలో 'కన్సాన్గ్వినియల్' మరియు 'అఫినల్' బంధువుల మధ్య వ్యత్యాసం మరియు బంధువుల లైంగిక వ్యత్యాసాలు అన్ని భాషలలో ఉన్నాయని చెబుతుంది అంటే మీకు 'తండ్రి' కోసం ఒక పదం ఉంటే అప్పుడు మీకు ఖచ్చితంగా 'తల్లి' కోసం ఒక పదం ఉంటుంది అన్ని భాషలలో 'తండ్రి'కి సెక్స్ ఆధారంగా వేరే పదం ఉంటుంది అలాగే 'తల్లి' కి కూడా వేరే పదం ఉంటుంది అలాగే 'కన్సాన్గ్వినియల్' మరియు 'అఫినల్' బంధువుల విషయంలో గమనిస్తే మీ తల్లి 'తల్లి' కోసం మీకు ఒక పదం ఉంటే మీ తండ్రి 'తల్లి' కోసం కూడా ఒక పదం ఉంటుంది మీరు మీ తల్లి 'తండ్రి' కోసం ఒక పదం కలిగి ఉంటే మీరు ఖచ్చితంగా తండ్రి 'తండ్రి' కోసం ఒక పదం కలిగి ఉంటారు లేదా వివాహాల ద్వారా మీరు 'మామ గారికి' ఒక పదం కలిగి ఉన్నప్పుడు 'అత్తగారికి' కూడా ఒక పదం కలిగి ఉంటారు తరాల తేడాలు మరియు లింగ భేదాలు దాదాపు అన్ని భాషలలో ఉన్నాయి ఇప్పుడు 8 వ సాధారణీకరణ అన్ని భాషలలో తండ్రి మరియు తల్లికి ప్రత్యేక పదాలు ఉన్నాయని చెబుతుంది ఇది ఇప్పటికే ఈ 2 సాధారణీకరణలలో ఒక భాగమని నేను మీకు చెప్పాను ఇవి సెక్స్ వ్యత్యాసానికి సంబంధించినవి మీరు మగ తల్లిదండ్రుల కోసం ఒక పదం కలిగి ఉంటే స్పష్టంగా మీరు ఆడ తల్లిదండ్రుల కోసం కూడా ఒక పదం కలిగి ఉంటారు 9 వ సాధారణీకరణ రెండవ అవరోహణ తరంలో 'జెండర్' వేరు చేయబడితే రెండవ ఆరోహణ తరంలో కూడా ఇది వేరు చేయబడుతుంది అని చెబుతుంది అవరోహణ తరం తాత తండ్రి మరియు కొడుకు అనుకోండి ఆరోహణ తరం మీరు తండ్రి నుండి మొదలుపెడతారు ఆ తరువాత తాత తరువాత ముత్తాత వస్తుంది 'ముత్తాత' కోసం మీకు వేరే పదం ఉంటే ఖచ్చితంగా 'జేజమ్మ' కు వేరే పదం ఉంటుంది కాబట్టి మీ తండ్రి యొక్క 'తల్లి'కి ఒక పదం ఉన్నప్పుడు ఖచ్చితంగా మీ తండ్రి యొక్క 'తండ్రి'కి కూడా ఒక పదం ఉంటుంది అవరోహణకు మరియు ఆరోహణ తరానికి స్త్రీ పురుషులకు వేర్వేరు పదాలు ఉన్నాయి ఇది ఈ సాధారణీకరణల నుండి వచ్చింది ఇవి గ్రీన్బెర్జియన్ టైపోలాజీ లేదా 'కిన్షిప్ టర్మ్స్'కు సంబంధించిన సార్వత్రిక విషయాలపై గ్రీన్బెర్జియన్ చర్చ నుండి వచ్చింది కాబట్టి ఈ రోజు మనం శరీర భాగాలను కలిగి ఉన్న సాధారణీకరణలు మరియు 'కిన్షిప్ టర్మ్స్' కలిగి ఉన్న సాధారణీకరణలను చర్చించాము 'కిన్షిప్ టర్మ్స్' గురించి మనం ఆలోచించాల్సినవి మరిన్ని ఉన్నాయి రాబోయే సెషన్లో మనం దీనిని చర్చిద్దాము ధన్యవాదాలు